ప్రాక్టీస్లో ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ టీచింగ్ కోర్సులోని ఈ ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసం ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సంక్షిప్తంగా పిబిఎల్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవి రెండింటినీ కలిపి చెప్పవచ్చు అని నేను అనుకున్నాను ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సందర్భాలలో ఉపయోగిస్తారు నేను దానిని ఒక నిర్దిష్ట సందర్భంలో ఉపయోగించబోతున్నాను సందర్భం ఏమిటంటే విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు గ్రహించిన స్థాయిలో మేము ఉన్నాము కేవలం ఏదైనా మాట్లాడటం మరియు ప్రణాళిక పాటిస్తే సరిపోదు సమాచారాన్ని తెలియజేయడానికి ఇప్పటికీ ప్రధానమైన మార్గమైన ఉపన్యాసం సందర్భంలో మీరు దీన్ని ఎలా చేస్తారు లేదా విద్యా నేపధ్యంలో ఉన్న తరగతిలో ఉపన్యాసం ఇప్పటికీ నియమిస్తుంది ఉపన్యాసం సందర్భంలో విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచే అంశాలను తీసుకురావడానికి మీరు ఆ ఉపన్యాసాన్ని ఎలా మెరుగుపరుస్తారు అనేది మనం చూడబోతున్నాం మనం చేయగలమని నేను అనుకున్న మొదటి విషయం ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్Problem based learning ఇది విషయాలను కొద్దిగా మార్చడం లేదా అభ్యాసాన్ని నేరుగా మెరుగుపరచడానికి మీరు విషయాలను కొద్దిగా మార్చే విధంగా అర్థం చేసుకోవచ్చు మనం ముందుకు వెళ్దాం కాబట్టి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ PBL అనేది సాంప్రదాయ ఉపన్యాసానికి సరళమైన పొడిగింపు నేను చెప్తాను మీరు వినండి ఇది అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి PBL ఒక సమస్యను పరిష్కరించే సందర్భంలో మీరు సాధారణంగా చేసే కాన్సెప్ట్స్ సమాచారం మొదలైనవి ప్రదర్శిoచడం PBL ఒక సమస్యను పరిష్కరించే సందర్భంలో కాన్సెప్ట్స్ సమాచారం మొదలైన వాటిని ప్రదర్శిoచడం గైడెడ్ డిస్కవరీ మోడ్ ఆన్ చేయబడింది ఇది అభ్యాసాన్ని ఆసక్తికరంగా చేస్తుంది PBL సమస్యను పరిష్కరించే సందర్భంలో భావనలను సమర్పించిన ఈ ప్రత్యేకమైన పనిలో చాలా విభిన్న అంశాలను తెలియజేస్తుంది నేను మీకు చాలా సరళమైన అంశాన్ని ఇవ్వబోతున్నాను ఇది సరళమైన అంశం మొదట సమస్యను లేదా మొదట ఒక అనువర్తనాన్ని పేర్కొనడం ఆపై దాన్ని పరిష్కరించడానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వడం మరియు ఇది విద్యార్థులను బాగా నిమగ్నం చేయగలదు ఎందుకంటే ఇది నైరూప్య సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఒక సందర్భం అందిస్తుంది లేదా కేవలం సమాచారం నైరూప్య సమాచారం మరింత కీలకమైనది కదా ఇప్పుడు మనం ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ చూడబోతున్నానము లేదా సాంప్రదాయ ఉపన్యాస ఆకృతి అయిన ఉపన్యాస ఆకృతి యొక్క ప్రభావాన్ని విస్తరించడానికి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ నేను చేయబోతున్నాను ఉదాహరణగా నేను మీకు ఇస్తాను నేను విద్యార్థులకు అందించే మొదటి విషయం ఇది నేను మాక్రోస్కోపిక్ సిస్టమ్లకు మెటీరియల్ బ్యాలెన్స్ సూత్రం యొక్క అనువర్తనాన్ని చేయబోతున్నాను మరియు నేను మొదట దీన్ని ప్రొజెక్టర్పై ఉంచడం స్క్రీన్పై డేటా ప్రొజెక్టర్ను కుడివైపు ఉంచడం మరియు విద్యార్థులను మొదట దీనిని వ్రాసుకోమని ఆపై దాని గురించి ఆలోచించమని అడగండి తరువాత మేము మరింత ముందుకు వెళ్తాము ఇది ఇలా చదవబడుతుంది హ్యూమిడిఫైయర్ నీటి ఆవిరి లేని పొడి గాలితో నింపారు బయోరియాక్టర్ కలుషితం కాకుండా ఉండటానికి గాలిని ప్రాసెస్ చేసేటప్పుడు ఇది తొలగించబడుతుంది మరియు శుభ్రమైన ద్రవ రూపమైన నీరు కూడా కలుపుతారు ద్రవ నీటి ప్రవాహం నిమిషానికి 18 సిసి బయోరియాక్టర్కు సరఫరా చేయడానికి హ్యూమిడిఫైయర్ యొక్క అవుట్పుట్ స్ట్రీమ్లో 5 మోల్ శాతం ఆక్సిజన్ అవసరమైతే మోలార్ ప్రవాహం రేటును నిర్ణయిద్దాం లేదా మోలార్ ప్రవాహం రేటును నిర్ణయిద్దాం ఈ సమయంలో స్థిరంగా పనిచేసేటప్పుడు స్థితిలో ఉన్న హ్యూమిడిఫైయర్కి గాలి సరఫరా చేయాలి నేను వారికి ఏమీ చెప్పకుండా దీన్ని మొదట ఉంచాను వాస్తవానికి మీరు ఇంతకు మునుపు సూత్రాన్ని చెప్పి ఉంటే లేదా సూత్రాన్ని వివరించడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు కానీ ఈ సందర్భంలో సూత్రం వివిధ విభిన్న విషయాల ద్వారా మరియు రేటు అవసరం మరియు మొదలగునవి ద్వారా మెరుగ్గా వివరించబడింది అని నేను భావిస్తున్నాను కాబట్టి నేను దాన్ని చేయాలనుకుంటున్నాను మరియు ఇది సూత్రం యొక్క ఉపయోగం యొక్క ఉదాహరణ మరియు ఇక్కడ చిత్రం ఇవ్వబడింది ఇది విద్యార్థులు గీసుకోవాలి వాటిని రాయడానికి సమయం ఇవ్వండి మరియు తరగతిలో నెమ్మదిగా ఉన్న వ్యక్తిని వెతకండి వ్యక్తి పూర్తి చేసేవరకు వరకు వేచి ఉండండి ఆపై సమస్యను ఎలా చేయాలో వారికి చెప్పండి మీరు సమస్యను చేసిన తర్వాత సమస్యను ఎలా చేయాలో మీరు వారికి చెప్పినప్పుడు మీరు సూత్రంలో ఎలా అనువర్తిoచాలో వారికి చెప్పండి ఆ సూత్రాన్ని వర్తింపజేయడం యొక్క సారాంశం ఏమిటి మరియు మొదలగునవి కాబట్టి ఇది ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఇది చాలా సులభం మీరు చేయాల్సిందల్లా ఈ సమస్యను ప్రారంభంలోనే తెరపై చూపించి ఆపై మీరు చేస్తున్న పనులను చేయండి ఈ చిన్న మార్పు అభ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి సరిపోతుంది కాబట్టి ఇదే విషయం యొక్క మరొక అప్లికేషన్ మీకు ఇస్తాను ప్రాథమిక భావనను ప్రవేశపెట్టడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు నేను ఒక ఉదాహరణ ఇవ్వబోతున్నాను నేను దీన్ని మరొక విధంగా చేయటానికి ఇష్టపడుతున్నాను లేదా నేను ఇక్కడ మరొక విధంగా చేస్తున్నానని అనుకుంటున్నాను నేను ప్రస్తావించినది నేను ఇక్కడ చేయబోతున్నాను మొదటి ఉపన్యాసంలో నేను సంప్రదించిన విధానం 3 ని గుర్తుంచుకోండి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సందర్భంలో నేను దానిని ప్రదర్శించబోతున్నాను అది ఒక కాన్సెప్ట్ ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ లో నేను దానిని ప్రదర్శించబోతున్నాను ఇది ఇప్పటికే జరిగింది ఈ సందర్భం నుండి మళ్ళీ చూడటం మీకు ఒక ఆలోచన ఇస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం వేగంగా చేద్దాం వాటర్ ట్యాంక్ కారకాన్ని గుర్తుతెచ్చుకోండి కాబట్టి మనం 12000 లీటర్ల వాల్యూమ్ నీటి ట్యాంకును నింపాలి అనుకుందాం మరియు ఆ బొమ్మ నేను ఇక్కడ చూపించిన సారూప్య రూపం ఇక్కడే వాటర్ ట్యాంక్ ఉంది మరియు ఇది నింపే నీరు మరియు మాస్ కోసం అడుగుతుంది నేను ఇచ్చిన సమస్య మాస్ కన్నుకోవడం వంటిది నేను మాస్ని నేరుగా 12000 లీటర్లకు వ్రాయగలను మరియు నీటి సాంద్రత సిసికి ఒక గ్రాము లేదా మీటరుకు వెయ్యి కిలోగ్రాముల క్యూబ్ అని మీకు తెలుసు అందువల్ల మాస్ 12000 కిలోలు అంటే నేను నేరుగా వ్రాయగలిగే విషయం నేను వారిని ఇది అడగవలసిన అవసరం లేదు మరియు చాలా ఎక్కువ సమయం వేచిoచకుండా మరియు మొదలగునవి మనం చెప్పుకుందాం ట్యాంక్ నింపడానికి t కి ఎంత సమయం పడుతుంది అనే ప్రశ్న అడగండి మెటీరియల్ బ్యాలెన్స్ గురించి నేను వారికి ఏమీ చెప్పలేదు నేను ముందే దీనిని తెలిపాను కాబట్టి సమస్యను సరిగ్గా పరిష్కరించడానికి అవసరమైన సూత్రాన్ని ఎంచుకోవడానికి నేను వారికి ఒక సందర్భం లేదా సమస్యను అందిస్తున్నాను కాబట్టి మిగిలినది అంతా అదే తప్ప అది ప్రదర్శించిన విధానం ఇంటరాక్టివ్ మోడ్లో ఉండకపోవచ్చు లేదా ఇంటరాక్టివ్ మోడ్లో కూడా ఉండనవసరం లేదు ఎందుకంటే వ్యక్తి ఇప్పటికీ ఇంటరాక్టివ్ మోడ్కు అలవాటు పడుతున్నాడు వ్యక్తి కేవలం ఒక సాధారణ లెక్చరర్ నేను మాట్లాడితే మీరు వినే మోడ్ గురించి మాట్లాడుతున్నాను ఆపై వ్యక్తి తదుపరి స్థాయికి వెళ్తాడు కాబట్టి మీరు మొదట సమస్యగా చూపించడం ద్వారా విషయం త్వరగా చూసినా ఇది అభ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది విద్యార్థులు దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టినందున వారు దాన్ని పరిష్కరించడానికి విషయాలను ఎంచుకోవాలనుకుంటున్నారు మరియు అందువల్ల ఇది మంచి నిశ్చితార్థానికి మంచి అభ్యాసానికి దారితీసే ప్రేరణను ఇస్తుంది కాబట్టి ఇదే విషయం మీరు రేటును తెలుసుకోవాలి మరియు మీకు రేటు తెలిస్తే మీకు సమయం తెలుస్తుంది ఇది 10 అయితే అది 200 సెకన్లు మరియు మొదలైనవి సాధారణ రేటు 20 అందువల్ల దీన్ని ఇక్కడ ఇన్పుట్ రేటుగా ఎంచుకుందాం మరియు ఇది 600 సెకన్లు లేదా 10 నిమిషాల సమయానికి దారితీస్తుంది ట్యాంకర్లో రంధ్రం ఉందని అనుకుందాం ఇది సెకనుకు 5 కిలోగ్రాముల చొప్పున నీటిని బయటకు పంపుతుంది ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది మీరు దానిని ప్రదర్శించి పరిష్కారం ఇవ్వవచ్చు మీరు కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదు ఇది అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది అన్నీ చేస్తే మీరు అభ్యాసాన్ని మెరుగుపర్చడానికి ఇది చాలా మంచి మార్గం విద్యార్థులు చాలా ఎక్కువ నిశ్చితార్థం పొందుతారు కానీ దీనిని పేర్కొనడం మరియు వెంటనే సమాధానం ఇవ్వడం మీకు తెలుసా దీన్ని చేయడానికి మీరు రేటు నెట్ రేటును తెలుసుకోవాలి అందువల్ల నెట్ రేటు ఇన్పుట్ రేటు మైనస్ అవుట్పుట్ రేటు 20 ఇన్పుట్ రేటు 5 ఇక్కడ అవుట్పుట్ రేటు ఇది లీక్ రేటు అందువల్ల 20 మైనస్ 15 సెకనుకు 15 కిలోగ్రాములు అందువల్ల మాస్నెట్ రేటు సమయం 800 సెకన్ల అదేవిధంగా ప్రదర్శించడం మరియు వెంటనే పరిష్కారాన్ని ప్రదర్శించడం మంచిది మెటీరియల్ బ్యాలెన్స్ సూత్రాన్ని ఎంచుకోవడానికి సమస్య వారికి ఒక సందర్భం ఇచ్చింది ఆపై దాన్ని సరిగ్గా పని చేయవచ్చు ఇది నేను ఇప్పటికే చాలా వివరంగా చూపించాను అందువల్ల నేను ఇక్కడ వివరాలలోకి వెళ్లట్లేదు మీరు దాన్ని పూర్తి చేసిన తర్వాత మీరు రేట్లతో పని చేయవలసిన అవసరాన్ని చూపించిన తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నెట్ రేటుతో పనిచేయడం మరియు వినియోగ పరామితి పరంగా రేటు ప్రాథమికమైనదని మీరు గ్రహించారు దేనికైనా వర్తించే నైరూప్య కారకాన్ని సూత్రాన్ని ప్రదర్శించగలదు ఇది తదుపరిది కాబట్టి మాస్ బాలన్స్ అనేది ద్రవ్యరాశి పరిరక్షణ చట్టం ఆధారంగా ఒక ముఖ్యమైన సూత్రం ఇది తప్పనిసరిగా మీరు అణు ప్రతిచర్యలతో వ్యవహరించనంత వరకు లేదా కాంతికి దగ్గరగా ఉండే వేగంతో ప్రయాణించనంతవరకు మొత్తం ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది మరియు ఇది ఒక వ్యవస్థ దానిపై మీరు దృష్టి పెట్టండి మీ దృష్టి ఇన్పుట్ మరియు అవుట్పుట్ ప్రవాహాలు ఉండవచ్చు మరియు మీరు ఒక జాతిని ఒక జాతుల ద్రవ్యరాశిని లేదా జాతులను చూస్తే మొదట ఈ క్రింది విషయాలు మాత్రమే జరుగుతాయి జాతులు ఇన్పుట్ అవుట్పుట్ ఉత్పత్తి లేదా వినియోగం మరియు ఆ రేట్ల మధ్య తార్కిక సంబంధం నెట్ రేటు ఇన్పుట్ రేట్ మైనస్ అవుట్పుట్ రేట్ మరియు జనరేషన్ రేట్ మైనస్ వినియోగ రేటు మరియు నెట్ రేటు అంటే ఆ జాతుల ద్రవ్యరాశి వ్యవస్థలో పేరుకుపోయే రేటు ఇది సమయం యొక్క ఉత్పన్నంగా సూచించబడుతుంది ddt rin rout rgen rcon ddt కాబట్టి ఈ సూత్రాన్ని చాలా ప్రాథమికమైన ఈ సూత్రాన్ని కూడా ప్రదర్శించడానికి మీరు ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ లో విధానాన్ని ఉపయోగించవచ్చు సమస్యను ఎదుర్కోవడం సరిపోతుంది సమస్య ఆధారిత అభ్యాసానికి ఉదాహరణ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ లో చాలా ప్రాచీన ఉదాహరణ మీరు దీన్ని నిర్వహించడానికి అనేక రకాలు ఉండవచ్చు మేము తరువాత కలిసినప్పుడు నేను మాట్లాడబోయేది సమస్య పరిష్కారం క్లోజ్డ్ ఎండ్ సమస్య పరిష్కారం నేను కనుగొన్నది చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు మరియు అది విద్యార్థులలో అభివృద్ధి చెందడానికి చాలా ముఖ్యమైన నైపుణ్యం దీనిని అభివృద్ధి చేయవచ్చు కొంతమంది స్వతహాగా ఉత్తమ మార్గంలో సమస్య పరిష్కారించగలరు వారు మీరు మరియు నేను ఆలోచించలేని మార్గాల్లో చేయగలరు వాటిని ఒంటరిగా వదిలేయండి కాని సగటు విద్యార్థిని ఎంచుకోవాలి ఐఐటిలు మరియు ఎన్ఐటిలు వంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి ప్రవేశించడానికి ప్రవేశ పరీక్ష అవసరం ఉన్నందున కొంతమంది విద్యార్థులు దీనిని ఎంచుకున్నారు కాబట్టి వారికి కొంచెం మాత్రమే అవసరం కావచ్చు ఐఐటిలలో కూడా ప్రోబ్లెమ్ సాల్వింగ్ చాలా సౌకర్యంగా లేని విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరు సమస్యలను పరిష్కరించగల ఒక చేతన మార్గాన్ని వారికి ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది మేము తరువాత కలుసుకున్నప్పుడు మనం చూడబోతున్నాం మళ్ళీ అక్కడ కలుద్దాం